గత 45 ఉపన్యాసాలలో మేము వివిధ మైక్రోవేవ్ భాగాలు మరియు సర్క్యూట్ల గురించి తెలుసుకున్నాము ఈ రోజు మరియు తరువాతి కొన్ని ఉపన్యాసాలలో మేము యాంటెన్నాల మూలసిద్దాంతములు మరియు అనేక ఇతర యాంటెన్నాల గురించి తెలుసుకుందాము కాబట్టి యాంటెన్నాల యొక్క మూలసిద్దాంతములతో ప్రారంభిద్దాం కాబట్టి మొదట మనం యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా ను పరిశీలిస్తాము కాబట్టి యాంటెన్నా రేడియేషన్ నమూనా త్రీ డైమెన్షనల్ లో నిర్వచించబడినది వివిధ యాంటెన్నాల 3 D రేడియేషన్ నమూనా ఇక్కడ చూపబడినది కాబట్టి ఐసోట్రోపిక్ యాంటెన్నాకు ఇది రేడియేషన్ నమూనా సాధారణంగా ఒక ఐసోట్రోపిక్ యాంటెన్నా స్పియర్ లో సమానంగా ప్రసరిస్తుంది కాబట్టి ఇది అన్ని దిశలలో సమానంగా ప్రసరిస్తుంది అయితే వాస్తవ ప్రపంచంలో ఐసోట్రోపిక్ యాంటెన్నా లేదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇది ప్రాథమికంగా ఇతర యాంటెన్నాల కోసం రిఫరెన్స్ యాంటెన్నా కాబట్టి ఈ రిఫరెన్స్ యాంటెన్నా కోసం డైరెక్టివిటీ 1 కి సమానం ఇది 0 dBi కి అనుగుణంగా ఉంటుంది ఇది ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా మనము λ2 డైపోల్ యాంటెన్నా లేదా ఏదైనా చిన్న డైపోల్ యాంటెన్నా ఓమ్ని డైరెక్షనల్ రేడియేషన్ నమూనాను కలిగి ఉంటుంది అని మనము చెప్పుకుంటాము వాస్తవానికి ఓమ్ని డైరెక్షనల్ రేడియేషన్ నమూనాను కలిగి ఉన్న అనేక ఇతర యాంటెనాలు ఉన్నాయి ఉదాహరణకు లూప్ యాంటెన్నా మోనోపోల్ యాంటెన్నా స్లాట్ యాంటెన్నా కాబట్టి చాలా సరళంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన పెన్ గురించి ఆలోచించండి కాబట్టి నేను ఈ పెన్నును ఈ వైపు నుండి లేదా ఈ వైపు నుండి లేదా ఈ వైపు నుండి చూస్తే మనము పెన్ యొక్క పూర్తి పొడవును చూస్తాము కాని మనం ఇక్కడ నుండి కదిలేటప్పుడు మరియు మనము ఇక్కడ నుండి పైకి కదులుతున్నప్పుడు మరియు మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ నుండి చూడండి మనముము ప్రాథమికంగా పెన్ యొక్క కొనను చూస్తాము వాస్తవానికి మీరు డైపోల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనాను ఈ సరళమైన పద్ధతిలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి డైపోల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా ఏమిటి ఇది ఈ దిశలో 0 మరియు ఇది ఈ దిశలో గరిష్టంగా ఉంటుంది ఆపై అది ఇక్కడ 0 కి తిరిగి వెళుతుంది కాబట్టి ఇక్కడ ఎరుపు రంగు గరిష్ట రేడియేషన్ను సూచిస్తుంది మరియు మనము ఆకుపచ్చ రంగు వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ తక్కువ రేడియేషన్ ని సూచిస్తుంది మరియు ఈ ప్రత్యేక దిశలో రేడియేషన్ కనిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది ఓమ్ని డైరెక్షనల్ కాబట్టి ఇది ఈ ప్రత్యేక దిశలో ఓమ్ని మరియు ఈ ప్రత్యేక దిశలో ఇది డైరెక్షనల్ అంటే ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నా పేరు చర్చలోకి వస్తుంది దీనిని మీరు మరొక సరళమైన పద్ధతిలో కూడా అర్థం చేసుకోవచ్చు మనకు కండక్టర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తూ ఉంటే అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో చెప్పండి ఈ ప్రత్యేక దిశలో అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది కాబట్టి మన దగ్గర అదే ఉంది కరెంట్ ప్రవహిస్తున్న డైపోల్ యాంటెన్నా మనకు ఉన్నది మరియు ఈ ప్రత్యేక దిశలో మనకు యూనిఫాం ఫీల్డ్ ఉంది డైరెక్షనల్ యాంటెన్నా అని పిలువబడే మూడవ రకం యాంటెన్నా ఇక్కడ నేను మైక్రోస్ట్రిప్ యాంటెన్నా ఎరే కి ఉదాహరణ ఇచ్చాను మైక్రోస్ట్రిప్ యాంటెన్నాల యొక్క అనేక అంశాలు ఈ దిశలో మరియు ఈ ప్రత్యేక దిశలో ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ప్లానార్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా ఎరే నేను మీకు దీన్ని చూపించడానికి కారణం ఈ ప్రత్యేకమైన యాంటెన్నా 500 డైరెక్టివిటీని కలిగి ఉంది ఇది సుమారు 27 dBi మనము దీన్ని ఎలా పొందగలం మీరు 10 లాగ్ 500 తీసుకోండి ఇది 27 dBi ఈ డైరెక్టివిటీని ఓమ్ని డైరెక్షనల్ డైపోల్ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీతో పోల్చండి ఇది 2 1 dBi కి అనుగుణంగా 1 64 మాత్రమే ఉంటుంది కాబట్టి మూలకాల ఎరేలను ఉపయోగించడం ద్వారా మనము గెయిన్ లను గణనీయంగా పెంచుతామని మీరు గమనించవచ్చు కాబట్టి యాంటెన్నా యొక్క 2 D కట్ చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక సాధారణ డైరెక్షనల్ యాంటెన్నా ఉంది కాబట్టి ఇక్కడ వివిధ పదాలను నిర్వచించుదాము కాబట్టి ఇది ఒక మేజర్ లోబ్ మరియు ఇవన్నీ మైనర్ లోబ్లు మైనర్ లోబ్లు మళ్లీ రెండు భాగాలుగా వర్గీకరించబడ్డాయి మరియు అది సైడ్ లోబ్స్ మరియు బ్యాక్ లోబ్ కాబట్టి బ్యాక్ లోబ్ మెయిన్ బీమ్ వెనుక వైపు ఉంటుంది మరియు సైడ్ లోబ్స్ మెయిన్ బీమ్ కి పక్కన ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ కొన్ని క్వాంటిటీ లను నిర్వచించాము కాబట్టి మనము నిర్వచించే క్వాంటిటీ లలో ఒకటి హాఫ్ పవర్ బీమ్ విడ్త్ కాబట్టి హాఫ్ పవర్ బీమ్ విడ్త్ బీమ్ మాగ్జిమా విలువలో సగానికి తగ్గిస్తుంది అని ఇక్కడ నిర్వచించబడింది కాబట్టి ఇక్కడ ఈ కోణం హాఫ్ పవర్ బీమ్ ఆపై మీరు చూస్తే ఈ నమూనా శూన్యం వైపుగా వెళుతుంది ఆపై సైడ్ లోబ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నల్ మధ్య గల బీమ్ విడ్త్ FNBW గా నిర్వచించబడుతుంది ఇప్పుడు సాధారణంగా FNBW అయిన ఫస్ట్ నల్ మధ్య గల బీమ్ విడ్త్ 2 25 కు సమానంగా ఉంటుంది ఇది హాఫ్ పవర్ బీమ్ విడ్త్ తో గుణించబడుతుంది అయినప్పటికీ మీరు వేర్వేరు పుస్తకాలను చదివితే వాస్తవానికి ఇది సుమారు రెండు రెట్లు అని వారు చెబుతారు కాని నేను వేర్వేరు యాంటెన్నాల కోసం తనిఖీ చేసాను ఈ సంఖ్య FNBW కి మంచి ఫలితాన్ని ఇస్తుందని నేను కనుగొన్నాను అప్పుడు ఈ సైడ్ లోబ్స్ సాధారణంగా ఉపగ్రహం మరియు హై పవర్ అనువర్తనానికి 20 dB కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను వాస్తవానికి ఇవి నెగిటివ్ విలువలు కాబట్టి గందరగోళం చెందకండి వాస్తవానికి సైడ్ లోబ్ మెయిన్ బీమ్ కంటే 20 dB తక్కువ స్థాయిలో ఉంటాయి సరే కానీ సాధారణంగా చెప్పాలంటే సైడ్ లోబ్ 20 dB కన్నా తక్కువ స్థాయిగా మనం వ్రాస్తాము కాబట్టి 20 dB తక్కువ అంటే అది 1100 ని సూచిస్తుంది కాబట్టి మనము హై పవర్ అనువర్తనం గురించి ఆలోచిస్తే మనము 1 kW పవర్ ట్రాన్స్మిట్ చేస్తే అందులో 1100 వ వంతు 10 W పవర్ అవాంఛనీయ దిశలో వెళుతుంది కొన్ని డిఫెన్స్ అప్లికేషన్ లలో 1 మెగావాట్ల పల్స్ పవర్ ట్రాన్స్మిట్ కావచ్చు కాబట్టి ఆ ప్రత్యేక సందర్భంలో 1100 వ భాగం 10 కిలోవాట్ల పల్స్ శక్తి ఈ ప్రత్యేక దిశలో వెళుతుంది మరియు ఇది ప్రజలకు లేదా ఆ ప్రాంతంలో గల పరికరాలకు చాలా హాని కలిగించవచ్చు అందువల్ల హై పవర్ కోసం మనము ఖచ్చితంగా సైడ్ లోబ్ స్థాయి 20 dB కన్నా తక్కువగా ఉండాలి అదేవిధంగా శాటిలైట్ అప్లికేషన్ కోసం కూడా సైడ్ లోబ్ స్థాయిలు తక్కువగా ఉండాలని మనము కోరుకుంటున్నాము ఎందుకంటే మనం ఈ ప్రత్యేకమైన ఉపగ్రహాన్ని చూస్తున్నట్లయితే మరియు సైడ్ లోబ్ ఎక్కువగా ఉంటే అది ఇతర ఉపగ్రహాల నుండి కూడా సిగ్నల్ ని తీసుకోవచ్చు సాధారణంగా చెప్పాలంటే F B అని పిలువబడే ఫ్రంట్ టు బ్యాక్ రేషియో 20 dB కంటే ఎక్కువగా ఉండాలని మనము కోరుకుంటాము కాబట్టి ఇది ముందు భాగము ఇది వెనుక భాగం కాబట్టి ఈ రెండింటి నిష్పత్తి సాధారణంగా 20 dB కన్నా ఎక్కువగా ఉండాలి ఇప్పుడు యాంటెన్నా యొక్క డైరెక్టివిటీని ఎలా నిర్వచించాలి యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ అనగా మాగ్జిమం రేడియేషన్ ఇంటెన్సిటీ డివైడెడ్ బై యావరేజ్ రేడియేషన్ ఇంటెన్సిటీ కాబట్టి దీని గురించి ఆలోచించండి ఇదిస్పెరికల్ నమూనా మనము దీని డైరెక్టివిటీ 1 కి సమానం అని పేర్కొన్నాము మరియు ఇచ్చిన యాంటెన్నా కోసం చెప్పే నమూనా ఇది కాబట్టి డైరెక్టివిటీని గా నిర్వచించారు కాబట్టి ఇప్పుడు U0 ని U0 Prad 4π గా సూచించవచ్చు ఈ వ్యక్తీకరణ ఎందుకు ఎందుకంటే శక్తి అన్ని దిశలలో సమానంగా ప్రసరిస్తుందని మనము అనుకుంటే కాబట్టి స్పియర్ యొక్క వైశాల్యం 4πr2 కి సమానమని మనకు తెలుసు కాబట్టి మనము r 1 గా తీసుకుంటే అప్పుడు మన యావరేజ్ రేడియేషన్ ఇంటెన్సిటీ Prad4π గా చెప్పగలము కాబట్టి ఈ డైరెక్టివిటీ ఎక్ష్ప్రెషన్ 𝜽E E ప్లేన్ లో గల హాఫ్ పవర్ బీమ్ విడ్త్ మరియు 𝜽H H ప్లేన్ లో గల హాఫ్ పవర్ బీమ్ విడ్త్ సాధారణంగా ఈ E మరియు H ప్లేన్ లు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి మనం దీని గురించి మాట్లాడితే దీనిని E ప్లేన్ అని అనుకుందాం అప్పుడు ఇది ఇప్పుడు H ప్లేన్ అవుతుంది అయితే ఇక్కడ ఈ ప్రత్యేక పదానికి చాలా పొడవైన ఎక్ష్ప్రెషన్ ఉంది కాబట్టి మనము E ని లెక్కించినప్పుడు ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ E𝜽 మరియు Eϕ ని లెక్కించటానికి ఉపయోగించబడుతుంది ఒక యాంటెన్నా కి ఈ E𝜽 మరియు Eϕ విలువలు ఎలా లెక్కించాలో మన తదుపరి ఉపన్యాసంలో తెలుసుకుందాము కానీ ప్రస్తుతం మనము ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ని ఇక్కడ ఉపయోగిస్తాము కాబట్టి ఇది చాలా సరళమైన ఎక్ష్ప్రెషన్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం కాబట్టి చిన్న యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ ఈ ప్రత్యేకమైన విషయం ద్వారా ఇక్కడ ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు మనకు θE మరియు θH ఇక్కడ రేడియన్లో θE మరియు θH డిగ్రీల లో ఇవ్వబడ్డాయి కాబట్టి మనం ఏమి చేయాలి మనము π రేడియన్ని 1800 లకి సమానంగా మారుస్తాము కాబట్టి మీరు ఈ మార్పిడి చేయండి మీకు ఈ నిర్దిష్ట సంఖ్య వస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ సాధారణంగా చిన్న యాంటెన్నాకు మంచిది కానీ పెద్ద యాంటెన్నా కి డైరెక్టివిటీ కోసం ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడింది ఈ సంఖ్య ఈ నిర్దిష్ట సంఖ్య కంటే కొంచెం తక్కువగా ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు దానికి కారణం ఇది పెద్ద యాంటెన్నా దీనికి చాలా సైడ్ లోబ్స్ ఉంటాయి కాబట్టి అధిక పవర్ సైడ్ లోబ్స్కు వెళుతుంది మరియు అందువల్ల డైరెక్టివిటీ తగ్గుతుంది అందువల్ల మనము ఈ ప్రత్యేక వ్యక్తీకరణను డైరెక్టివిటీ కోసం ఉపయోగిస్తాము డైరెక్టివిటీని 4𝝿Aƛ2 పరంగా కూడా నిర్వచించవచ్చు ఇక్కడ ఇది యాంటెన్నా యొక్క ప్రభావవంతమైన ఏరియా కాబట్టి యాంటెన్నా పెద్దదైతే డైరెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఇది ƛ పై కూడా ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు λ విలువ c f ద్వారా ఇవ్వబడుతుంది అంటే అధిక ఫ్రీక్వెన్సీ అంటే λ విలువ తక్కువ అన్నమాట అంటే λ విలువ తక్కువ కాబట్టి డైరెక్టివిటీ పెరుగుతుంది అని అర్ధం కాబట్టి ఇది ముఖ్యమైన ఫిజికల్ డైమెన్షన్ కాదని గుర్తుంచుకోండి వాస్తవానికి ఇది సాధారణీకరించబడిన విలువ ఉదాహరణకు మనకు దీర్ఘచతురస్రాకార ఎపర్చరు ఉంటే అప్పుడు ప్రభావవంతమైన ప్రాంతం L W లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు L λ గురించి ఆలోచించవచ్చు మరియుW λ లేదా మనకు వృత్తాకారపు ఎపర్చరు ఉంటే అప్పుడు వైశాల్యము πr2 అవుతుంది కాబట్టి మళ్ళీ మేము r λ మరియు rλ గా వ్రాయవచ్చు మనము మరొక క్వాంటిటీ ని కూడా నిర్వచించాము అది గెయిన్ గెయిన్ ఎఫిషియన్సి డైరెక్టివిటీ కాబట్టి మనం వీటిలో కొన్నింటిని చూస్తాము మనం నిర్వచించబోయే తదుపరి విషయం యాంటెన్నా యొక్క పోలరైజేషన్ కాబట్టి పోలరిజేషన్ మూడు రకాలు అవి లీనియర్ పోలరైజేషన్ సర్క్యులర్ పోలరైజేషన్ ఎలిప్తికల్ పోలరైజేషన్ కాబట్టి ఈ పోలరైజేషన్ లను ఎలా పొందగలం కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కాంపోనెంట్లను కలిగి ఉంది అవి Eθ మరియు Eφ భాగం కాబట్టి ఇది Eθ కాంపోనెంట్ ఇది Eφ కాంపోనెంట్ మరియు ఈ రెండు కాంపోనెంట్ల మధ్య ఫేజ్ చేంజ్ ఉండవచ్చు దానిని ఆల్ఫా అనుకుందాము ఇప్పుడు మనము మూడు ప్రత్యేక కేసులను తీసుకుందాము 𝜶 0 లేదా π అప్పుడు ఏం జరుగుతుంది ఈ ఎక్ష్ప్రెషన్ cos ωt అవుతుంది కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ ఇది ఒక విధముగా మారుతూ ఉంది లేదా అవి ఒకే ఫేజ్ లో ఉన్నాయని మీరు చెప్పవచ్చు మీరు అక్కడ Eθ ని చూడవచ్చు మరియు ఇది Eφ కాబట్టి Eθ పెరుగుతూ ఉంటే Eφ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ లీనియర్ పోలరైజేషన్ ఉంది ఆల్ఫా విలువ ± π2 ఉన్న సందర్భంలో మరియు Eθ Eφ అప్పుడు ఏమి జరుగుతుంది ఇది Eθ మరియు ఈ విలువ ఇక్కడ ఈ విలువకి సమానంగా ఉంటుంది మరియు తరువాత మనం ωt ని విలువని ఇప్పుడు ± π 2 కాబట్టి ఈ ఎక్ష్ప్రెషన్ sin ωt అవుతుంది కాబట్టి ఇది cos ωt ఇది sin ωt మరియు మనము ప్లాట్ చేయగలిగితే సర్క్యులర్ పోలరైజేషన్ ని పొందగలము Eθ Eφ అయితే ఆ నిర్దిష్ట సందర్భంలో మనం ఎలిప్తికల్ పోలరైజేషన్ ని పొందుతాము కాబట్టి ఇక్కడ నుండి మనము యాంటెన్నా యొక్క యాక్సియల్ రేషియో ని నిర్వచిస్తాము కాబట్టి యాక్సియల్ రేషియో ని మేజర్ యాక్సిస్ డివైడెడ్ బై మైనర్ యాక్సిస్ గా నిర్వచిస్తారు కాబట్టి యాక్సియల్ రేషియో 1 కి సమానం అయితే అది సర్క్యులర్ పోలరైజేషన్ యాక్సిస్ రేషియో 1 మరియు ఇన్ఫినిటీ ల మధ్య ఉంటే అది ఎలిప్తికల్ పోలరైజేషన్ మరియు యాక్సియల్ రేషియో ఇన్ఫినిటీ అయితే అది లీనియర్ పోలరైజేషన్ అవుతుంది ఇది మేజర్ యాక్సిస్ అయితే లీనియర్ పోలరైజేషన్ కోసం మీరు దాని గురించి ఆలోచించవచ్చు మైనర్ యాక్సిస్ అంటే 0 కి సమానం కాబట్టి మేజర్ యాక్సిస్ ఏదైనా ఒక పరిమిత విలువను కలిగి ఉంటుంది కాని మైనర్ యాక్సిస్ 0 కి సమానం అవుతుంది తద్వారా యాక్సియల్ రేషియో విలువ ఇన్ఫినిటీ అవుతుంది సర్క్యులర్లీ పోలరైజ్డ్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క సాధారణ యాక్సియల్ రేషియో ప్లాట్ ఇది నేను మైక్రోస్ట్రిప్ యాంటెన్నా గురించి మాట్లాడినప్పుడు నేను మీకు కొంచెం ఎక్కువ వివరాలను ఇస్తాను కాని ఇక్కడ ఇది యాక్సియల్ రేషియో వర్సెస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పవచ్చు నేను 3 dB వద్ద ఒక గీతను గీసాను కాబట్టి సాధారణంగా మాట్లాడితే యాక్సియల్ రేషియో బ్యాండ్విడ్త్ 3 dB కన్నా తక్కువ గా నిర్వచించబడుతుంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో బ్యాండ్విడ్త్ 380 MHz కి సమానం అని చెప్పవచ్చు ఇది 13 కాబట్టి AR 1 కోసం పరిపూర్ణ సర్క్యులర్ పోలరైజేషన్ నిర్వచించబడిందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే AR 3 dB వరకు ఇది సర్క్యులర్ పోలరైజేషన్ గా ఆమోదయోగ్యమైనది ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ మరియు యాంటెన్నా యొక్క VSWR లను చూద్దాం కాబట్టి ఒకసారి వాటిని గుర్తుతెచ్చుకోండి కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ RA jXA కావచ్చు ఇక్కడ RA యాంటెన్నా పవర్ లాస్ ని సూచిస్తుంది మరియు XA యాంటెన్నా నియర్ ఫీల్డ్ లో నిల్వ చేయబడిన పవర్ ని ఇస్తుంది ఇప్పుడు RA ని రెండు కాంపోనెంట్లు గా విభజించవచ్చు ఒకటి Rr రెండవది RL Rr యాంటెన్నా నుండి వెలువడే పవర్ ని సూచించే రేసిస్తేన్స్ ఇది ఉపయోగకరమైనది RL యాంటెన్నాలో పవర్ లాస్ ని సూచిస్తుంది ఆవి కండక్టర్ లాస్ లేదా డైఎలక్ట్రిక్ లాస్ ఏవైనా కావచ్చు కాబట్టి రేడియేషన్ ఎఫిషియన్సి ని నిర్వచిద్దాము మేము RL విలువను సాధ్యమైనంత తక్కువగా డిజైన్ చేయడం మంచిది వేరే విధంగా చెప్పాలంటే Rr RL చేయటం ద్వారా మనం అధిక రేడియేషన్ ఎఫిషియన్సి ని పొందవచ్చు ఇప్పుడు రిఫ్లెక్షణ్ కోఎఫిషియంట్ ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు VSWR ఈ ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇప్పుడు యాంటెన్నాల కోసం ఎక్కువ సమయం మనము VSWR ని నిర్వచిద్దాము VSWR యొక్క బ్యాండ్విడ్త్ 2 అయితే కొన్ని కఠినమైన అనువర్తనాల కోసం ఇది 1 4 లేదా 1 5 కంటే తక్కువగా ఉండవచ్చు కాబట్టి అనువర్తనాలను బట్టి తదనుగుణంగా యాంటెన్నా రూపకల్పన చేయాలి కాబట్టి మనము 5 8 GHz వద్ద రూపొందించిన మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క ఉదాహరణను తీసుకుందాం కాబట్టి తరువాత మైక్రోస్ట్రిప్ యాంటెన్నా గురించి మాట్లాడినప్పుడు నేను ఈ యాంటెన్నా గురించి మరింత వివరంగా చెపుతాను కాని ఈ రోజు నేను ఇచ్చిన యాంటెన్నా కోసం VSWR బ్యాండ్విడ్త్ మరియు రేడియేషన్ సరళి ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ యాంటెన్నా 5 8 GHz వద్ద పనిచేసే విధముగా రూపొందించబడింది కాబట్టి మీకు త్వరగా చెప్పాలంటే ఇక్కడ మనకు ఉన్నది ఇది గ్రౌండ్ ప్లేన్ మరియు పైన ఇది గ్రౌండ్ ప్లేన్ దీర్ఘచతురస్రాకారపు పాచ్ కాబట్టి ఇక్కడ ఒక గ్రౌండ్ ప్లేన్ గురించి మరియు దాని పైన ఒక ప్యాచ్ గురించి మనము ఇప్పటికే అనేక మైక్రోవేవ్ సర్క్యూట్లను గురించి మాట్లాడాము కాబట్టి ఇది వాటిని పోలి ఉంటుంది మరియు ఇక్కడ ఇది ఫీడ్ పాయింట్ కాబట్టి మనము కో యాగ్జియల్ ఫీడ్ ని ఉపయోగించి యాంటెన్నాని మనకి కావలసిన ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ ఇమ్పిడేన్స్ 50𝝮 కి దగ్గరగా ఉండే విధంగా తీసుకోవాలి కాబట్టి ఇది స్మిత్ చార్టు ప్లాట్ ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ ఇంపిడెన్సు మారుతుంది ఇది ప్లాట్లు ఫ్రీక్వెన్సీ మారినప్పుడు రిఫ్లెక్షణ్ కోఎఫిషియంట్ మారుతూ ఉంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు మరియు ఈ ప్రత్యేక సందర్భంలో మేము S11≤ 10 dB కొరకు బ్యాండ్విడ్త్ను నిర్వచించాము 11 దీని విలువ సుమారుగా VSWR 2 కి సమానము కాబట్టి ఈ సందర్భంలో బ్యాండ్విడ్త్ 85 MHz గా ఉంటుంది వాస్తవానికి ఇది 1 5 మైక్రోస్ట్రిప్ యాంటెనాలు చిన్న బ్యాండ్విడ్త్ ఉన్నట్లు తెలిసింది అయితే తరువాత నేను అనేక బ్రాడ్బ్యాండ్ పద్ధతుల గురించి మాట్లాడుతాను ఇక్కడ మనము మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ను పెంచుతాము కాబట్టి ఇవి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా గెయిన్ మరియు ఎఫిషియన్షి కాబట్టి రేడియేషన్ బ్రాడ్ సైడ్ డైరెక్షన్ లో ఉందని మీరు చూడవచ్చు మరియు బ్యాక్ రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఈ ప్రత్యేకమైన యాంటెన్నా కోసం మనము నిజంగా E ప్లేన్ లో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ని లెక్కించవచ్చు అది 800 నల్ల రంగుతో చూపబడినది H ప్లేన్ లో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ 880 మరియు ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించిన గెయిన్ ప్లాట్ మరియు నేను దీని క్రింద 1 dB కంటే తక్కువ రేఖను గీసాను సాధారణంగా 1 dB గెయిన్ వేరియేషన్ ఆమోదయోగ్యమైనది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో బ్యాండ్విడ్త్ 126 MHz అని చెప్పగలను ఇప్పుడు ఊదా రంగు ద్వారా చూపబడిన రేడియేషన్ ఎఫిషియన్షి ని ఇక్కడ చూడవచ్చు రేడియేషన్ ఎఫిషియన్షి అంటే ఏమిటి కాబట్టి మీరు చూడగలిగే రేడియేషన్ ఎఫిషియన్షి 85 లేదా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇది మొత్తం యాంటెన్నా యొక్క ఎఫిషియన్షి ఇప్పుడు ఈ యాంటెన్నా ఎఫిషియన్షి మారుతోంది ఇది రిఫ్లెక్షణ్ కోఎఫిషియంట్ లో మార్పును పోలి ఉంటుంది ఇప్పుడు యాంటెన్నా యొక్క గెయిన్ ని ఎలా పెంచుకోవాలో చూద్దాం ఎక్కువ సంఖ్యలో కాంపోనెంట్లను ఉపయోగించడం ద్వారా మనము యాంటెన్నా యొక్క గెయిన్ ని పెంచవచ్చు కాబట్టి ఇక్కడ 8 x 8 విద్యుదయస్కాంత క్షేత్ర పరంగా కపుల్డ్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా శ్రేణి యొక్క ఉదాహరణ విద్యుదయస్కాంత క్షేత్ర పరంగా కపుల్డ్ అంటే ఏమిటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఒక పాచ్ ఉంది దాని పైన మరొక ప్యాచ్ ని ఉంచాము కాబట్టి ఈ రెండు పాచెస్ సమీప పౌనఃపున్యంలో రేజోనేట్ అవుతాయి మరియు యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ పెంచడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది మునుపటి స్లైడ్లో నేను చెప్పినట్లుగా బ్యాండ్విడ్త్ చాలా ఇరుకైనది కాని విద్యుదయస్కాంతపరంగా కపుల్డ్ యాంటెన్నాలను ఉపయోగించడం ద్వారా మనం బ్యాండ్విడ్త్ 15 లేదా 20 పొందవచ్చు కాబట్టి ఈ 8 x 8 శ్రేణి ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి నెట్వర్క్లోని ఫీడ్ ఇక్కడే ఉంది కాబట్టి పవర్ డివైడర్ గురించి మనము చర్చించాము కాబట్టి మీరు టూ వే పవర్ డివైడర్గురించి ఆలోచించవచ్చు మరొక టూ వే పవర్ డివైడర్ మరియు ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుండి చూస్తే ఇది ఫోర్ వే పవర్ డివైడర్ లాగా అవుతుంది మరియు ఇది కేంద్ర బిందువు కాబట్టి ఈ కేంద్ర బిందువు నుండి ఈ పవర్ డివైడర్ నెట్వర్క్లు 64 మూలకాలుగా బయటకు వచ్చే 8 బై 8 మూలకాలన్నింటినీ వ్యాప్తి చేసి మనము ఫీడ్ ఇస్తున్నట్లు గా చూడవచ్చు కాబట్టి నిజంగా ఇది 1 64 పవర్ డివైడర్కు ఉదాహరణ కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్ యాంటెన్నా యొక్క పై పొర మరియు నేను ఇక్కడ ప్లాట్లు పొందాను ఒకే కాంపోనెంట్ యొక్క గెయిన్ తో పోలిస్తే గెయిన్ గణనీయంగా పెరిగిందని మీరు చూడవచ్చు ఇక్కడ గెయిన్ 24 dB దాని సంఖ్యా విలువ 250 మరలా మీరు 5 4 GHz కు సమానమైన భారీ బ్యాండ్విడ్త్ ఉన్న బ్యాండ్విడ్త్ను చూస్తే 1 dB గెయిన్ కోసం కానీ మిల్లీమీటర్ వేవ్ ఫ్రీక్వెన్సీ మిల్లీమీటర్ వేవ్ పాన్ లో 5 G కమ్యూనికేషన్ జరగవచ్చు అని నేను చెప్పదలచుకున్నాను కాబట్టి ఈ రకమైన అర్రే 5 G మరియు IOT అనువర్తనాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ నేను 8 x 8 MSA శ్రేణి యొక్క రేడియేషన్ నమూనాను చూపించాను కాబట్టి ఇవి కార్టీజియన్ ప్లాట్ లు ఇవి పోలార్ ప్లాట్ లు కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ దిశలో ఒక మెయిన్ బీమ్ ఉంది ఇవి సైడ్ లోబ్ స్థాయిలు కార్టీజియన్ ప్లాట్ లు చూద్దాం కాబట్టి కార్టీజియన్ ప్లాట్లో మనము ప్రాథమికంగా x యాక్సిస్ పై కోణాన్ని సూచిస్తాము మరియు ఇక్కడ ఇది గెయిన్ యొక్క సాధారణ విలువ కాబట్టి ఇక్కడ ప్రతిదీ 0 dB కి సాధారణీకరించబడిందని మీరు చూడవచ్చు కాబట్టి 0 dB నుండి ఇక్కడ వేరియేషన్ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది మెయిన్ లోబ్ ఇవి సైడ్ లోబ్స్ మరియు ఇక్కడ ఇది క్రాస్ పోలార్ కాంపోనెంట్ సాధారణంగా మనము క్రాస్ పోలార్ భాగాన్ని వీలైనంత తక్కువగా ఉండటానికి ఇష్టపడతాము మరియు మెయిన్ బీమ్ దిశలో క్రాస్ పోలార్ స్థాయి చాలా చిన్నదని మీరు చూడవచ్చు కాబట్టి ఈ 8 బై 8 అర్రే కోసం రెండు ప్లేన్ లలో హాఫ్ పవర్ బీమ్ విడ్త్లు ఏమిటో చూద్దాం ఇది E ప్లేన్ లో సిమెట్రికల్ 8 x 8 అరే హాఫ్ పవర్ బీమ్విడ్త్ మరియు H ప్లేన్ 8 ఈ సందర్భంలో మొదటి నల్ బీమ్ విడ్త్ 200 కు సమానం కాబట్టి మనం రెండింటి నిష్పత్తిని తీసుకుంటే అది 2 27 గా ఉంటుంది ఇప్పుడు డైరెక్టివిటీని తెలుసుకోవడానికి డైరెక్టివిటీ ఎక్స్ప్రెషన్ను ఉపయోగించవచ్చు కాబట్టి పెద్ద అర్రేకి చెల్లుబాటు అయ్యే 32400 విలువను నేను ఉపయోగించిన ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ను చూడండి 8 x 8 అర్రే సాపేక్షంగా పెద్ద అర్రే అని మీరు చూడవచ్చు కాబట్టి E మరియు H ప్లేన్ లో హాఫ్ పవర్ బీమ్ 8 కాబట్టి మేము ఆ విలువను ప్రతిక్షేపిస్తే ఇది 26 1 dBi గా వస్తుంది అయితే స్టిములేటేడ్ డైరెక్టివిటీ 25 కాబట్టి ఈ చాలా సరళమైన గణన లోపం చాలా తక్కువ భాగంలోనే డైరెక్టివిటీ విలువను అంచనా వేస్తుందని మీరు చూడవచ్చు ఇప్పుడు తదుపరి ఉపన్యాసంలో నేను వివిధ యాంటెన్నాల గురించి వివరిస్తాను మనము డైపోల్ యాంటెన్నాతో ప్రారంభిస్తాము ఈ రోజు డైపోల్ యాంటెన్నా అంటే ఏమిటో నేను ప్రస్తావించాను కాబట్టి మీరు ఇలాంటి డైపోల్ యాంటెన్నా గురించి ఆలోచించవచ్చు మరియు మనము డైపోల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా గురించి కూడా మాట్లాడాము ఇది ఈ ప్రత్యేక దిశలో ఓమ్ని మరియు ఇది ఈ ప్రత్యేక దిశలో 8 సంఖ్య వలె మారుతుంది కాబట్టి దీనిని E ప్లేన్ రేడియేషన్ నమూనా అంటారు దీనిని H ప్లేన్ రేడియేషన్ నమూనా అంటారు మోనోపోల్ యాంటెన్నా డైపోల్ యాంటెన్నాలో సగం కాబట్టి డైపోల్కు ఏవైనా విషయాలు వర్తిస్తాయో వాటిని మోనోపోల్ యాంటెన్నాకీ మార్చవచ్చు మనము లూప్ యాంటెన్నాను చూస్తాము చిన్న లూప్ యాంటెన్నా మాగ్నెటిక్ డైపోల్ యాంటెన్నాతో సమానమని మనం చూస్తాము కాబట్టి డైపోల్ యాంటెన్నాకు ఏది వర్తిస్తుందో మీరు చేయాల్సిందల్లా E ప్లేన్ ని H ప్లేన్ మరియు H ప్లేన్ ని E ప్లేన్ గా పరిగణించాలి స్లాట్ యాంటెన్నా డైపోల్ యాంటెన్నా యొక్క పరిపూరకరమైన యాంటెన్నా కాబట్టి మళ్ళీ E ప్లేన్ ఏమైనా అది H ప్లేన్ అవుతుంది మరియు H ప్లేన్ E ప్లేన్ అవుతుంది అప్పుడు మనము లీనియర్ మరియు ప్లానర్ అర్రే ల గురించి మాట్లాడుతాము కాబట్టి ప్రాథమికంగా లీనియర్ అర్రే లు ప్లేన్ లో లీనియర్ గా అమర్చబడిన యాంటెనాలు కాబట్టి విభిన్న అంశాలు ఉండవచ్చు ఇప్పుడు ప్లానార్ అర్రే దీర్ఘచతురస్రాకార అర్రే కావచ్చు ఇది త్రిభుజాకార అర్రే కావచ్చు ఇది వృత్తాకార అర్రే కావచ్చు కాబట్టి ప్రాథమికంగా మనము యాంటెన్నా యొక్క గెయిన్ పెంచడానికి అర్రేలను ఉపయోగిస్తాము ఈ రోజు నేను మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క ఉదాహరణను మీకు చూపించాను ఈ మైక్రోస్ట్రిప్ యాంటెన్నాల గురించి మనము వివరంగా మాట్లాడుకుందాము అప్పుడు మేము హెలికల్ మరియు హార్న్ యాంటెన్నాల గురించి మాట్లాడుతాము కాబట్టి హెలికల్ యాంటెన్నా ఏమీ కాదు మీరు ఒక తీగను తీసుకొని దాని చుట్టూ చుట్టండి మరియు అది హెలిక్స్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది తద్వారా ఇది హెలికల్ యాంటెన్నా హార్న్ యాంటెన్నా పిరమిడల్ హార్న్ యాంటెన్నా లేదా కోనికల్ హార్న్ యాంటెన్నా కావచ్చు కాబట్టి సాధారణంగా వివిధ రకాల హార్న్ యాంటెనాలు ఉన్నాయి అవి దీర్ఘచతురస్రాకారంలో ఉండవచ్చు లేదా వృత్తాకారంలో ఉండవచ్చు కాబట్టి సాధారణంగా దీర్ఘచతురస్రాకారం గురించి మాట్లాడుతుంటే మేము H ప్లేన్ సెక్టోరల్ హార్న్ యాంటెన్నా గురించి మాట్లాడతాము E ప్లేన్ సెక్టోరల్ హార్న్ యాంటెన్నా మరియు పిరమిడల్ హార్న్ యాంటెన్నా గురించి మాట్లాడతాము వృత్తాకార విషయంలో మేము కోనికల్ హార్న్ గురించి మాట్లాడతాము ఆపై మేము ఇక్కడ మూడు రకాల యాంటెన్నా గురించి మాట్లాడతాము యాగి ఉడా యాంటెన్నాను వాటి ఆవిష్కర్తల పేరుతో పిలుస్తారు కాబట్టి యాగి ఉడా యాంటెన్నా సాధారణంగా డైపోల్ యాంటెన్నా యొక్క గెయిన్ పెంచడానికి ఉపయోగిస్తారు లాగ్ పీరియాడిక్ యాంటెన్నాలు సాధారణంగా చాలా బ్రాడ్బ్యాండ్ యాంటెన్నాను రియలైజ్ చేయటానికి ఉపయోగిస్తారు మనము బ్యాండ్విడ్త్తో 1 10 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తితో యాంటెన్నాలను కూడా రూపొందించవచ్చు కాబట్టి 1 లాగ్ పిరియాడిక్ యాంటెన్నా 3 నుండి 30 GHz లేదా 1 నుండి 10 GHz లేదా 300 MHz నుండి 3 GHz వరకు బ్యాండ్విడ్త్ను కవర్ చేస్తుంది ఆపై మేము రిఫ్లెక్టర్ యాంటెన్నాల గురించి మాట్లాడతాము రిఫ్లెక్టర్ యాంటెన్నాల్లో మనం మొదట కార్నర్ రిఫ్లెక్టర్ యాంటెన్నా గురించి మాట్లాడతాము ఆపై మనము పారాబొలిక్ రిఫ్లెక్టర్ యాంటెన్నా గురించి మాట్లాడతాము వాస్తవానికి రిఫ్లెక్టర్ యాంటెన్నాలు ఈ యాంటెన్నాలతో పోలిస్తే చాలా పెద్ద గెయిన్ లను ఇవ్వగలవు వాస్తవానికి రిఫ్లెక్టర్ యాంటెన్నాలు 40 dB 50 dB 60 dB మరియు 70 dB వరకు గెయిన్ ఇవ్వగలవు 60 dB గెయిన్ అంటే 1 మిలియన్ అని అనుకోండి కాబట్టి రిఫ్లెక్టర్ యాంటెన్నాలను ఉపయోగించడం ద్వారా మీరు 1 మిలియన్ గెయిన్ తో యాంటెన్నాను రియలైజ్ చేయవచ్చు కాబట్టి ఈ వివిధ యాంటెన్నాల గురించి మనము తదుపరి ఉపన్యాసం నుండి ఒక్కొక్కటిగా చర్చించటం ప్రారంభిస్తాము చాలా ధన్యవాదములు